కాబట్టి ఇప్పుడే బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ను చూశాము ఈ బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ను ప్రయోగం లో ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం కాబట్టి త్వరగా గుర్తుకు తెచ్చుకోవటానికి ప్రయత్నం చేయండి బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ అంటే ఏమిటి బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ అనేది ఫ్రీక్వెన్సీ యొక్క బ్యాండ్ను తిరస్కరించడానికి రూపొందించిన ఫిల్టర్ ఇది పనిచేసే విధానం బ్యాండ్ పాస్ ఫిల్టర్ కి వ్యతిరేకముగా ఉంటుంది బ్యాండ్ పాస్ ఫిల్టర్ మనకు కావలసిన పౌనఃపున్యాలను దాని ద్వారా వెళ్లనిస్తుంది కాని ఇప్పుడు మనము బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ గురించి మాట్లాడుతూ కావలసిన ఫ్రీక్వెన్సీల బ్యాండ్ను తిరస్కరించే ఫిల్టర్ను రూపొందిస్తున్నాము కాబట్టి ఈ బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ను ఎలా రూపొందించగలం కాబట్టి ప్రస్తుత ఉపన్యాసంలో నేను మీకు నేర్పించినది ఏమిటంటే బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ అంటే ఏమిటి బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్లు ఎన్ని రకాలు బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ను ఎలా రూపొందించవచ్చు ఇప్పుడు మనము లో పాస్ ఫిల్టర్ మరియు హై పాస్ ఫిల్టర్ లను ఉపయోగిస్తున్నామని మీకు తెలుసు కాని క్యాస్కేడింగ్ పరంగా కాదు మీరు బ్యాండ్ పాస్ ఫిల్టర్ ని చూస్తే మొదట్లో అది హై పాస్ ఉండి చివర్లో లో పాస్ ఉంటుంది మరియు మధ్యలో ఆప్ యాంప్ ఉంటుంది ఆప్ యాంప్ బఫర్ కావచ్చు ఇన్వర్టర్ కావచ్చు ఇది నాన్ ఇన్వర్టర్ యాంప్లిఫైయర్ కావచ్చు బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ విషయంలో మనము లో పాస్ మరియు హై పాస్ రెండింటికీ తరంగాలను వర్తింపజేస్తాము ఆపై దానిని ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ లేదా నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్కు సమ్మర్ ద్వారా అనుసంధానం చేస్తాము వాస్తవానికి మనము ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ మరియు నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ ఉపయోగించాల్సిన అవసరం లేదు యాంప్లిఫైయర్లేదా మనం ఉపయోగించవచ్చు పాయింట్ తక్కువ పాస్ హై పాస్ బఫర్ బఫర్ సమ్మింగ్ యాంప్లిఫైయర్ మనము ఇప్పటికే చూసినది అదే ఇప్పుడు మనకు ఇష్టమైన పరికరాలను ఉపయోగించడాన్ని చూద్దాం అంటే నియంత్రిత DC విద్యుత్ సరఫరా ఫంక్షన్ జనరేటర్ మరియు ఆసిలోస్కోప్ ఈ బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ను మనము ఎలా రూపొందించగలం మరియు క్రియాశీల బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ని చూద్దాము యాక్టివ్ బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ అంటే ఏమిటి మీరు ఎక్కడ ఆపరేషనల్ యాంప్లిఫైయర్ను ఉపయోగిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇది బ్రెడ్బోర్డ్ ఈ రోజు నేను మీకు నా మూడవ బోధనా సహాయకుడికి పరిచయం చేస్తాను అనిల్ విష్ణు ఆయన ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ను ఎలా రూపొందించవచ్చో అర్థం చేసుకోవడానికి మనకు సహాయం చేస్తారు కాబట్టి అనిల్ మనకు సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నారు మరియు బ్రెడ్బోర్డ్లో సర్క్యూట్ను ఎలా అమలు చేయవచ్చో ఆయన మనకు చూపిస్తారు అతను అమలు చేస్తున్నప్పుడు నేను మాట్లాడటం కొనసాగిస్తాను తద్వారా మీకు అర్థం అవుతుంది తెర పైన మీరు చూస్తున్నది ఈ రోజు మనము చేయబోతోన్న ప్రయోగము అది క్రియాశీల బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ యొక్క పనితీరుని అధ్యయనం చేయటము కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ సర్క్యూట్ ని లోపాస్ మరియు హైపాస్ ఫిల్టర్లకు అనువర్తిస్తున్న తరంగాన్ని చూస్తున్నారు ఈ లోపాస్ ఫిల్టర్ మరియు హైపాస్ ఫిల్టర్ యొక్క అవుట్పుట్ ఈ వోల్టేజ్ ఫాలోవర్ లేదా బఫర్ కి అనుసంధానించబడి ఉంది మరియు వోల్టేజ్ ఫాలోవర్ యొక్క అవుట్ పుట్ సమ్మింగ్ యాంప్లిఫైయర్ కి ఇవ్వబడుతుంది ఇది సమ్మింగ్ యాంప్లిఫైయర్ సులభం కదా ఇది లోపాస్ మరియు హైపాస్ ఫిల్టర్ కలయిక ఇది మీ సమ్మర్ లేదా సమ్మింగ్ యాంప్లిఫైయర్ కాబట్టి మనము ఈ సర్క్యూట్ను అమలు చేయాలనుకుంటే మొదటి దశలో చిత్రంలో చూపిన విధంగా మీరు సర్క్యూట్ను కనెక్ట్ చేయాలి ఇది ఫిగర్ 19ఎ మరియు మనము కూడా ఒక అనుకరణను ప్రదర్శించాలి నేను కొంచెం సమయం తీసుకుని మాట్లాడతాను మొదట ఫిగర్ 19ఎ లో చూపిన విధంగా కనెక్ట్ చేయాలి తర్వాత సర్క్యూట్ ఏమిటో చూద్దాం మనకు R1 R2 C1 మరియు C2 విలువలు తెలుసు వాటి విలువ వరుసగా R1 10 కిలో ఓమ్ R2 1 కిలో ఓమ్ C1 మరియు C2 ఉన్నాయి 1 మైక్రో ఫారడ్ మనము లెక్కించినప్పుడు లోపాస్ ఫిల్టర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 159 15 హెర్ట్జ్ మరియు హైపాస్ ఫిల్టర్ 1 59 కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కిలో హెర్ట్జ్ ఇప్పుడు మనము ఏమి చేయవలెను అంటే ముందుగా మనము 5 వోల్టుల గరిష్ట విలువ తో 50 హెర్ట్జ్ పోవ్నఃపున్యం గల సైన్ తరంగాన్ని V1వద్ద వర్తింపజేయాలి మరియు నెమ్మదిగా తరంగ పౌనఃపున్యాన్ని దశలవారీగా ప్రతీ దశలో 20 హెర్ట్జ్ పెంచాలి నెమ్మదిగా పెంచండి 50 హెర్ట్జ్ నుండి 70 హెర్ట్జ్ కి తరువాత 90 హెర్ట్జ్ కి తరువాత 110 హెర్ట్జ్ కి పెంచాలి ఈ విధముగా నిదానముగా పెంచుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఇది యాక్టివ్ బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ ఇప్పుడు 5 వోల్టుల సైన్ తరంగమును వర్తింపజేయండి ఆపై మనము నెమ్మదిగా పౌనఃపున్యాన్ని పెంచుతాము అప్పుడు మనము అవుట్ పుట్ను Vo వద్ద గమనించాలి ఇది Vo వద్ద అవుట్పుట్ దీనిని నేను బాణం గుర్తు తో చూపించాను మనము ఏమి గమనించాము ఏమి గమనించాము అంటే కట్ అఫ్ ఫ్రీక్వెన్సీ కి సమానమైన ఫ్రీక్వెన్సీ దగ్గర తరంగ విస్తృతి లేదా విలువ తగ్గినది అని ఆ విలువ అమ్ప్లిత్యుడ్ బై రూట్ 2 కి సమానము మరియు కట్ అఫ్ ఫ్రీక్వెన్సీకి వెలుపల తరంగము యొక్క వ్యాప్తి క్షీణించినది దీ అర్థం ఏమిటి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలు ఏమైనా ఉంటే ఒకటి ఫ్రీక్వెన్సీ fL రెండవది fH fL కన్నా ఎక్కువ మరియు fH కన్నా తక్కువగా ఉన్న పౌనః పున్యాలు పాస్ చేయడానికి అనుమతించబడతాయి దీని మధ్య పౌనః పున్యాలు అటిన్యుయేట్ చేయబడతాయి NI మల్టీసిమ్ను ఉపయోగించి పొందిన ఫలితాలను మీరు ఈ ప్రత్యేకమైన గ్రాఫ్లో చూడవచ్చు మరియు మనం ఇక్కడ చూస్తున్నది ఇది యాంప్లిట్యూడ్ వర్సెస్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఒక దశ కూడా ఉంది కాబట్టి ఇది ఒక అక్షం ఇది మరొక అక్షం దశ ఇది వ్యాప్తి ప్లాట్ మరియు ఇది దశ ప్లాట్లు కాబట్టి ఫంక్షన్ జెనరేటర్ నుండి తీసుకున్న ఇన్పుట్ వోల్టేజ్ 5 వోల్త్స్ గరిష్ట విలువని వర్తించేటప్పుడు మన అవుట్పుట్ వోల్టేజ్ Vo గరిష్ట స్థాయికి ఎలా మారుతుందో చూద్దాం కాబట్టి మనము ఫంక్షన్ జెనరేటర్ గురించి మాట్లాడేటప్పుడునుండి మనం ఉత్పత్తి చేస్తున్న వోల్టేజ్ ఫంక్షన్ జెనరేటర్ ఈ ప్రత్యేక టెర్మినల్ వద్ద V1 విలువని వర్తిస్తుంది కాబట్టి సర్క్యూట్ ఎలా ఉంటుందో మనం చూడాలి మరియు అది ఎలా పనిచేస్తుందో చూద్దాం కాబట్టి మనము బ్రెడ్బోర్డుకు తిరిగి వస్తే బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ను చూస్తాము ఇది ఇక్కడే ఉంది మరియు మూడు ఆప్ యాంప్స్ ఉన్నాయని మీరు చూడవచ్చు కాబట్టి ఇప్పుడు మనకు ఇక్కడ మూడు ఆపరేషనల్ యాంప్లిఫైయర్లు ఉన్నాయి ఎందుకంటే మన సర్క్యూట్లో కూడా మనకు మూడు ఆప యామ్ప్స్ ఉన్నాయి ఒకటవది ఇది సమ్మర్ రెండవది ఇది బఫర్ ఆ తరువాత ఇన్ పుట్ లో పాస్ మరియు హైపాస్ ఫిల్టర్లు ఇన్ పుట్ గా మనము 5 వోల్ట్ల గరిష్ట విలువ సిగ్నల్ ని వర్తింపజేస్తున్నాము కాబట్టి ఇది ఎక్కడ నుండి వర్తిస్తుంది ఇది ఫంక్షన్ జనరేటర్ నుండి వర్తిస్తుంది కాబట్టి ఫంక్షన్ జనరేటర్ ని చుడండి ఇక్కడ మనము 5 వోల్టులు చూస్తున్నాము ఇప్పుడు ఇతను పౌనఃపున్యమును మారుస్తున్నాడు ఇది 5 వోల్త్స్ పీక్ టు పీక్ 50 హెర్ట్జ్ పౌనఃపున్యం దీనిని అతను బ్రెడ్ బోర్డ్ కి వర్తింప చేస్తున్నాడు కాబట్టి దానిని వర్తింపజేద్దాం సిగ్నల్ ఇన్పుట్ కి వెళుతుంది మరియు మరొక టెర్మినల్ గ్రౌండ్ కి వెళుతుంది మరియు మనము ప్లస్ మైనస్ 15 ను వర్తింపజేయాలి అది ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క బయాస్ ఇప్పుడు సర్క్యూట్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ ను ఆసిలోస్కోప్ కి అనుసంధానింప చేయాలి మనము ఇన్ పుట్ ని కూడా కనెక్ట్ చేస్తాము కాబట్టి మనము ఇన్ పుట్ మరియు అవుట్పుట్ రెండింటినీ పోల్చవచ్చు కాబట్టి మీరు ఇన్పుట్ సిగ్నల్ ను ఆసిలోస్కోప్ లో స్పష్టంగా చూడవచ్చు ఇప్పుడు మనము అవుట్ పుట్ ని కనెక్ట్ చేస్తున్నాము కాబట్టి ఒక టెర్మినల్ గ్రౌండ్ మరొక టెర్మినల్ Vo కి అనుసంధానించబడి ఉంది ఇప్పుడు ఈ సమయంలో మనం కొంత వోల్టేజ్ చూడగలుగుతాము కాబట్టి దానిని చూద్దాం అవుట్ పుట్ వద్ద కొంత వోల్టేజ్ ని కనుగొనగలమా లేదా కాబట్టి మనము కనుగొన్నది ఏమిటంటే మా సర్క్యూట్లో కొంత సమస్య ఉంది కాబట్టి సమస్యను పరిష్కరించుకుందాం మరియు సమస్య ఎక్కడ ఉందో తెలుసుకుందాం మనము కనుగొన్న తర్వాత తిరిగి ఈ వీడియోను కొనసాగిస్తాము మీకు మూడు ఆపరేషనల్ యాంప్లిఫైయర్లు ఆరు రెసిస్టర్లు రెండు కెపాసిటర్లు ఉన్నాయి మాకు ఉన్నాయి బయాస్ వోల్టేజీలు ఉన్నాయి ఇన్పుట్ సిగ్నల్స్ ఉన్నాయి అవుట్ పుట్ సిగ్నల్స్ ఉన్నాయి కాబట్టి సర్క్యూట్ కొంచెం క్లిష్టంగా మారుతుంది ఈ రకమైన సర్క్యూట్ ఉన్నప్పుడు ఒకేసారి ఫలితాన్ని పొందడం మనకు కొంచెము కష్టమవుతుంది మరియు ఇది మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితి కావచ్చు కాబట్టి విషయం ఏమిటంటే దానికి మనము ఎలా పరిష్కారం కనుగొనగలం లేదా మనము సర్క్యూట్ ట్రబుల్ షూట్ చేయగలమా లేదా అది మనం ఇక్కడ అర్థం చేసుకోవలసిన విషయం కాబట్టి మీరు బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ గురించి మాట్లాడేటప్పుడు మనము సర్క్యూట్ వైపు చూస్తున్నాము మరియు మనము ఆసిలోస్కోప్లోని సిగ్నల్ను చూడలేకపోయాము కాబట్టి మనం ఎందుకు చూడలేకపోయాము కాబట్టి మనము సర్క్యూట్ రూపకల్పనలో పొరపాటు ఉన్నదని గుర్తించాము మరియు టెర్మినల్ సరిగ్గాగ్రౌండ్ కాలేదని కనుగొన్నాము సమ్మింగ్ యాంప్లిఫైయర్ యొక్క టెర్మినల్స్ లో ఒకటి సరిగా గ్రౌండ్ చేయబడలేదు ఈ చిన్న లోపం కారణంగా నిజంగా ఇది చిన్నది కాదు మీకు కావలసిన అవుట్పుట్ను మీరు పొందలేరు కానీ విషయం ఏమిటంటే మీరు మీ తప్పును సరిదిద్దగలగాలి లోపం ఎక్కడ ఉందో మీరు సరిగ్గా కనుగొనగలగాలి కాబట్టి మనము కనుగొన్నది మరియు ఇప్పుడు మీరు ఇన్ పుట్ వద్ద వోల్టేజ్ను వర్తింపజేసినప్పుడు 5 వోల్ట్ల శిఖరం 50 హెర్ట్జ్ వద్ద గరిష్టంగా ఉంటే అప్పుడు అవుట్పుట్ ఏమిటి బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ యొక్క అవుట్పుట్ ని ఆసిలోస్కోప్ లో పరిశీలిద్దాము ఇప్పుడు మీరు చూస్తే fL 159 15 హెర్ట్జ్ మరియు fH 1 59 కిలో హెర్ట్జ్ మన కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలు కాబట్టి fL కంటే తక్కువ ఏదైనా పాస్ అవుతుంది fH కంటే పైన ఏదైనా పాస్ అవుతుంది fL మరియుfH మధ్యలో పౌనఃపున్యాలు పాస్ కావు మీ బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ కోసం రోల్ ఆఫ్ ఉంది కాబట్టి మనము ఫ్రీక్వెన్సీని పెంచుతూనే ఉంటాము మీరు ఇక్కడ చూడవచ్చు పసుపు మీ ఇన్పుట్ సిగ్నల్ నీలం మీ అవుట్పుట్ సిగ్నల్ పీక్ టు పీక్ వోల్టేజ్ 5 2 వోల్ట్స్ నెమ్మదిగా చూడండి మనము ఫ్రీక్వెన్సీ పెంచినట్లయితే నేను 139 హెర్ట్జ్ మరియు 150 హెర్ట్జ్ కోసం అవుట్ పుట్ వోల్టేజ్ ఎంత కాబట్టి పీక్ టు పీక్ వోల్టేజ్ 5 12 మరియు వ్యాప్తి అకస్మాత్తుగా ప్రారంభమవటం మీరు చూడవచ్చు కాబట్టి ఫ్రీక్వెన్సీ 159 022 హెర్ట్జ్ మరియు మీరు ఫ్రీక్వెన్సీని పెంచుతుంటే అకస్మాత్తుగా మీరు వ్యాప్తి తగ్గిపోవటాన్ని చూస్తారు లో అకస్మాత్తుగా శిఖరం నుండి గరిష్ట వ్యాప్తి తగ్గుతోంది మీరు ఎడమ మూలలో నీలం రంగులో ఒకటి చూస్తారు 2 96 వోల్ట్లు వ్యాప్తి తగ్గుతున్నట్లు మీరు చూస్తారు ఎందుకు ఇలా ఎందుకంటే ఇది 159 9 హెర్ట్జ్ మరియు 1 5 కిలో హెర్ట్జ్ మద్యలో ఉంది కాబట్టి మీరు ఫ్రీక్వెన్సీని పెంచేటప్పుడు ఇది అటిన్యూటింగ్ ప్రారంభమవుతుంది మీరు ఆసిలోస్కోప్ను చూడవచ్చు మరియు మనము ఇంకా ఫ్రీక్వెన్సీని పెంచుతున్నామని మీరు చూడవచ్చు మీరు ఎంత ఫ్రీక్వెన్సీ కి చేరుకున్నారో చూపించవచ్చు మీరు 1 75 1 5 కిలో హెర్ట్జ్ గురించి ఫ్రీక్వెన్సీకి చేరుకున్నారు ఇప్పుడు నేను ఫ్రీక్వెన్సీనిఉంటే fH వైపుగా పెంచుతూ మళ్ళీ వ్యాప్తి పెరుగుదలను నేను చూస్తాను అంటేనా సిగ్నల్ ఫిల్టర్ గుండా అనుమతించబడుతుంది మీరు మళ్ళీ ఏమి చూశారు మీరు ఇన్పుట్ సిగ్నల్ పీక్ టు పీక్ వోల్టేజ్ 4 56 4 8 కు తిరిగి రావడాన్నిచూస్తారు కాబట్టి మనం చూసేది ఏమిటంటే సిగ్నల్స్ ఫ్రీక్వెన్సీ FL కన్నా తక్కువ ఉన్నప్పుడు మనం పాస్ చేయవచ్చు సిగ్నల్స్ fH కన్నా ఎక్కువ ఉన్నప్పుడు పాస్ చేయవచ్చు సంకేతాల ఫ్రీక్వెన్సీ fL మరియు fH మధ్య ఉంటే మనం పాస్ చేయలేము మరియు ఆ మనము ప్రస్తుతం చూసిన చేసుకున్నది ఇప్పుడు మనము దీని రివర్స్ చేస్తాము ఇప్పుడు మనం ఈ ఫ్రీక్వెన్సీని తగ్గించి సిగ్నల్ వైపు చూస్తాము కాబట్టి మీరు ఆసిలోస్కోప్ లో చూస్తారు ఫ్రీక్వెన్సీ అక్కడే ఉంది మరియు మీరు అవుట్ పుట్ వద్ద పీక్ టు పీక్ వోల్టేజ్ను చూడాలి కాబట్టి మీరు రెండు విషయాలు గుర్తుంచుకోవాలి ఫ్రీక్వెన్సీ మరియు పీక్ టు పీక్ వోల్టేజ్ ని చూడమని నేను మీకు చెప్పినప్పుడు ఒకటి మీ ఇన్పుట్ సిగ్నల్ అది పసుపు రంగులో ఉంది మరొకటి మీ అవుట్ పుట్ అది నీలం రంగులో ఉంది సరే ఇప్పుడు మనము ఫ్రీక్వెన్సీని తగ్గిస్తున్నాము మరియు మనము ఫ్రీక్వెన్సీని తగ్గించినప్పుడు మీరు మీ పీక్ పై పీక్ వోల్టేజ్ పై దృష్టి కేంద్రీకరించి చూడండి ఇప్పుడు అకస్మాత్తుగా వోల్టేజ్ కూడా తగ్గడం ప్రారంభమవటం మీరు చూస్తారు మీరు చూడవచ్చు ఇప్పుడు మీరు 115 హెర్ట్జ్ 159 హెర్ట్జ్ లకు వెళ్ళండి మీరు ఆటో సర్దుబాటు చేయగలరా చూడండి ఆటో అడ్జస్ట్ అని పిలువబడే ఫంక్షన్ ఉంది మరియు ఇది మీ తరంగాన్ని స్వయంచాలకంగా సర్దుబాటు చేస్తుంది మీరు దీన్ని మాన్యువల్గా సర్దుబాటు చేయనవసరం లేకపోతే అది స్వయంచాలకంగా సర్దుబాటు అవుతుంది ఇప్పుడు మీరు ఇక్కడ 151 హెర్ట్జ్ క్రింద 159 హెర్ట్జ్ క్రింద చూస్తున్నారు అది మళ్ళీ పెరగడం ప్రారంభిస్తుంది మీరు వోల్టేజ్ చూశారా వోల్టేజ్ మళ్ళీ పెరగడం ప్రారంభమైంది అంటే పీక్ టు పీక్ వోల్టేజ్ తగ్గుతుంది లేదా 159 మరియు 1 59 కిలో హెర్ట్జ్ మధ్య అటెన్యుయేట్ అవుతుంది ఇప్పుడు స్క్రీన్కు తిరిగి రండి కాబట్టి ఇది 159 అని అనుకుందాం మరియు ఇది 1 59 కిలో హెర్ట్జ్ ఇప్పుడు మీరు ఈ సిగ్నల్ చూస్తున్నారు కాబట్టి వోల్టేజ్ ఇక్కడ నుండి అటన్యుయేట్ చేయడం ప్రారంభిస్తుంది మరియు అది ఇక్కడకు వస్తుంది కాబట్టి మీరు 118 కి వచ్చినట్లు కూడా మీరు చూస్తారు వోల్టేజ్ తగ్గుతున్నట్లు చూడవచ్చు ఇది ఇకపై 5 వోల్ట్లు కాదు ఇది 4 8 ఇది 4 కాబట్టి ఇది మీరు చూస్తున్న చిత్రం మీరు చూస్తున్న ఈ వ్యాప్తి అదే విధంగా మీరు దీన్ని పెంచినప్పుడు ఇది కూడా వెలుపల ఉంది ఇది 1 9 కన్నా ఎక్కువ మీరు ఇప్పటికీ మీ అసలు వోల్టేజ్ లేదా 5 వోల్ట్ ఇన్ పుట్ సిగ్నల్ కంటే తక్కువగా ఉన్న వోల్టేజ్ను చూడవచ్చు అందుకే మీరు 5 వోల్టులలో ఆకస్మిక మార్పును చూడలేరు ఐడియల్ ఫిల్టర్ ఉన్నప్పుడు మాత్రమే ఆకస్మిక మార్పు ఉంటుంది అంటే ఏమిటి ఈ విధమైన వక్రత ఉన్నది ఎలాంటి వక్రత ఉండాలి ఇప్పుడు దీనిని ఫ్రీక్వెన్సీ fL అని అనుకుందాం ఇది ఫ్రీక్వెన్సీ fH మీ కర్వ్ లా ఉండాలి అవునా మీకు ఒకే ఫ్రీక్వెన్సీ ఉంటే అది ఇలా ఉంటుంది కానీ మనకు ఐడియల్ ఫిల్టర్ లేదు అందువల్లనేపెరుగుదల లేదా తగ్గుదలతో మీరు కోరుకునే వోల్టేజ్లో మార్పు ఫ్రీక్వెన్సీలో సరిగ్గా ఇలాంటిది కాదు కానీ ఇది మనము స్లైడ్లో చూపించిన దానితో సమానంగా ఉంటుంది కాబట్టి గందరగోళం చెందకండి మరియు ఓహ్ అది పనిచేయడం లేదని చెప్పకండి ఇది పనిచేస్తోంది ఇది మీరు చూస్తున్న ప్రాంతం మరియు నిర్దిష్ట పౌనః పున్యం తర్వాత మీరు 5 వోల్ట్లను చూడగలుగుతారు మళ్ళీ మీరు మళ్ళీ 5 వోల్ట్లను చూస్తారు కాబట్టి ఇప్పుడు మీరు బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ అంటే ఏమిటో తెలుసుకున్నారు ఇప్పుడు మీకు తెలుసా బ్యాండ్ పాస్ ఫిల్టర్లు అంటే ఏమిటి ఇప్పుడు మీకు తెలుసా హైపాస్ ఫిల్టర్ అంటే ఏమిటి ఇప్పుడు మీకు తెలుసా లోపాస్ ఫిల్టర్ అంటే ఏమిటి ఇప్పుడు మీకు తెలుసా యాక్టివ్ ఫిల్టర్ అంటే ఏమిటి పాసివ్ ఫిల్టర్ అంటే ఏమిటి కాబట్టి అన్ని రకాల ఫిల్టర్లు చూశాము ఈ ప్రత్యేకమైన పాఠ్యాంశాల్లో లేదా కోర్సులో భాగంగా నేను ప్రయోగాలతో త్వరగా చూపించగలిగే ఫిల్టర్లైన లోపాస్ నుండి హైపాస్ మరియు బ్యాండ్ రిజెక్ట్ నుండి బ్యాండ్ ఫిల్టర్ల వరకు చూశాము కాబట్టి నేను మిమ్మల్ని తరువాతి మాడ్యూల్లో చూస్తాను మరియు ఆపరేషనల్ యాంప్లిఫైయర్ యొక్క ఇతర అనువర్తనాలను చూస్తాము అప్పటి వరకు మీరు జాగ్రత్తలు తీసుకోండి ఫిల్టర్లను నేర్చుకోండి ఫిల్టర్ల యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి మీరు ఫిల్టర్లను ఎక్కడ ఉపయోగించవచ్చో అర్థం చేసుకోండి ఫిల్టర్ల యొక్క నిజమైన అనువర్తనాలు ఏమిటి మరియు ఫిల్టర్లు ఏ రకమైన ఎలక్ట్రానిక్ సర్క్యూట్లలో సరిగ్గా ఉపయోగించబడుతున్నాయో చూడటానికి ప్రయత్నించండి కాబట్టి విషయం ఏమిటంటే ఫిల్టర్లు సాధారణంగా కమ్యూనికేషన్ సర్క్యూట్లలో లేదా వ్యవస్థలలో ఉపయోగించబడుతున్నాయని లేదా విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయని ఈ ప్రత్యేక ఉపన్యాసం ప్రారంభంలో నేను మీకు చెప్పాను కాబట్టి నేను మిమ్మల్ని తదుపరి మాడ్యూల్లో చూస్తాను అప్పటి వరకు జాగ్రత్త వహించండి